అందరికీ నమస్కారంసాఫ్ట్ స్కిల్స్ మరియు పర్సనాలిటీ కోర్సును అభివృద్ధి చేయడానికి తిరిగి స్వాగతం

ఇది వారం సంఖ్య 7 మాడ్యూల్ 4 ఉపన్యాసం సంఖ్య 40 నేను సాధారణంగా అశాబ్దిక సమాచార మార్పిడి గురించి మాట్లాడుతున్నాను మరియు ముఖ్యంగా ఈ వారం మనం అశాబ్దిక సూచనలను అర్థం చేసుకోబోతున్నాం అశాబ్దిక సమాచార మార్పిడిపై ఇది ముగింపు మాడ్యూల్ ఇప్పటివరకు నేను మీకు అశాబ్దిక సమాచార మార్పిడి ముఖ్యంగా శరీర భాష యొక్క వివిధ అంశాలను నేర్పించాను కానీఈ రోజు అర్థం చేసుకోవడానికి గుర్తించడానికి సంబంధించిన సమస్యలు ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఆపై వారి అంతర్గత ఆలోచనలు శరీర భాషపై ఆధారపడిన వాటిని సరిగ్గా పరస్పరం అనుసంధానించడానికి ప్రయత్నిస్తారు ఇప్పుడు నేను ఎప్పటిలాగే ప్రారంభించే ముందు మునుపటి ఉపన్యాసంలో నేను ఏమి చేశానో త్వరగా సమీక్షించుకుందాం మునుపటి ఉపన్యాసంలో నేను శరీర భాషపై దృష్టి సారించానుఆపై ప్రాథమిక అంశాలు మరియు సార్వత్రిక విషయాల గురించి మీతో మాట్లాడాను ప్రాథమిక అంశాలు మరియు సార్వత్రిక విషయాల గురించి మీతో మాట్లాడుతున్నప్పుడు నేను ఒక రకమైన నిరాకరణతో ప్రారంభించాను కొన్ని ప్రాథమిక మరియు సార్వత్రిక శరీర భాషను వర్తింపజేసేటప్పుడుముఖ్యంగా భారతీయ సందర్భంలో దానిని వర్తింపజేయడానికి ప్రయత్నించేటప్పుడు మనం జాగ్రత్త వహించాలని నేను చెప్పాను ఎందుకంటే పాశ్చాత్య సందర్భంలో కొన్నిసార్లు ఆయుధాలను దాటడం వంటి రక్షణాత్మక సంజ్ఞగా పరిగణించబడేది ఆత్మవిశ్వాసం యొక్క సంజ్ఞను కూడా సూచిస్తుంది కొన్ని సందర్భాల్లో ఇది ఒక వ్యక్తి చేతులు దాటే విధానాన్ని బట్టి ఒక రకమైన అభ్యంతరకరమైన సంజ్ఞను కూడా సూచించవచ్చు పాదాలను చూడటానికి మనం కొంత సమయం గడుపుతాము ఎందుకంటే అవి ఆకర్షణకు సూచికలు కావచ్చుకానీ అవి ఉపసంహరణ లేదా అయిష్టతను కూడా సూచించవచ్చు ఆపై నేను నిష్కాపట్యతను సూచించే మరిన్ని ప్రాథమిక అంశాలు మరియు సార్వత్రిక అంశాలను చూడటం ప్రారంభించాను రక్షణాత్మకతఅభద్రత సహకారం విశ్వాసంభయమునిరాశ మొదలైనవి చివరికి శరీర భాష అనేది సహజమైన విషయంమన వ్యవస్థలో ఉన్న విషయంమనలో అంతర్భాగమైన విషయం అనే ఆలోచనతో మిమ్మల్ని ప్రేరేపించడం ద్వారా నేను ముగించాను మీరు శిక్షణకు వెళ్లాల్సిన అవసరం లేదు మరియు మీలో దానిని గ్రహించడానికి బాహ్యంగా ఏదైనా తీసుకోవాలి మీరు చేయవలసింది ఏమిటంటేమీలో దాగి ఉన్నదాన్ని మీరు వాస్తవపరచాలిమీరు దానిని మంచి ప్రయత్నాలుఅభ్యాసం మరియు పట్టుదల ద్వారా వ్యక్తపరచాలి కాబట్టినేను మీకు ఇస్తున్న అన్ని చిట్కాలతోమీరు అలా చేయడం సాధ్యమవుతుందని నేను మీకు చెప్తున్నాను ఇప్పుడుఈ మాడ్యూల్లో అశాబ్దిక సమాచార మార్పిడి యొక్క అత్యంత ఆసక్తికరమైన మరియు సవాలు చేసే అంశానికి వద్దాంఅంటే అశాబ్దిక సూచనలను అర్థం చేసుకోవడం సంకేతాలు చిన్న ఆధారాలుమీరు పొందుతున్న చిట్కాలుమీరు పొందుతున్న సూచికలువాటి ఆధారంగా మీరు నిజంగా అర్థం చేసుకోవచ్చుఅర్థాన్ని రూపొందించవచ్చుపొందికైన ఆలోచనను రూపొందించవచ్చు ఆల్బర్ట్ మెహ్రాబియన్ 1971 లో నిశ్శబ్ద సందేశాలలో మూడు ప్రాధమిక కోణాలను గుర్తించారుఅవి ఏమిటిఅశాబ్దిక సూచనలను మనం అర్థం చేసుకోగల మూడు ప్రాధమిక కోణాలు ఏమిటి తక్షణంఉద్రేకం మరియు ఆధిపత్యం గురించి ఆయన మాట్లాడారుఇవి మూడు ప్రాథమిక కోణాలు వాటిని చూద్దాం మరియు అవి వాస్తవానికి ఏమి సూచిస్తున్నాయో అర్థం చేసుకుందాం మధ్యవర్తిత్వం అనేది ఇష్టాన్ని మరియు ఆనందాన్ని తెలియజేసే తక్షణ సూచనలను సూచిస్తుంది మధ్యవర్తిత్వం అంటే మనం ఇష్టపడే వ్యక్తులు మరియు విషయాల వైపు కదులుతాము మరియు మనం ఇష్టపడని వాటిని నివారిస్తాము లేదా దూరంగా ఉంటాము మరియు సాధారణంగా మనం ఎవరినైనా ఇష్టపడుతున్నామా లేదా అని సహజంగానే నిర్ణయించుకుంటాము తరువాత మన భావాలను బలపరిచేందుకు కారణాలను కనుగొంటాము కాబట్టి మనం ఎవరినైనా ఇష్టపడినప్పుడు మనము దాని వైపు కదులుతాము మరియు అదే విధంగా ఎవరైనా మనల్ని ఇష్టపడుతున్నప్పుడు మనము కూడా ఆ వ్యక్తిని మన వైపు ఆకర్షిస్తున్నాముకానీ ఇది సూచనల మీద ఆధారపడి ఉంటుంది తక్షణ సూచనల ద్వారా ఒకరి పట్ల మన ఆకస్మిక ప్రతిస్పందనను సూచిస్తుంది అతను సూచించే తదుపరిది ఉద్రేకం ఇప్పుడు లైంగిక కోణంలో ఉపయోగించబడలేదు కానీ ఇది యానిమేషన్ మాదిరిగానే ఉంటుంది మీరు ఉత్సాహంగా ఉన్నప్పుడు మొత్తం శరీరం ఉత్సాహంగా ఉంటుంది మరియు మీ ప్రతిస్పందన కళ్ళ నుండి ప్రారంభించి శరీరం నుండి పూర్తిగా చూపబడుతుంది కళ్ళ విస్తరణ విస్తరణ మీకు దానిపై చాలా ఆసక్తి ఉందని సూచిస్తుందికానీ మొత్తం శరీరం ప్రతిస్పందన పరంగా ఒక రకమైన యానిమేషన్ను చూపుతుంది ఒక వ్యక్తి పట్ల ఆసక్తి ఉంటే మనం మరింత ఉత్సాహంగా మరింత ఉత్సాహంగా మరింత ఉత్సాహంగా ఉంటాము మరియు ఆసక్తి లేకపోతే మనం చనిపోయినట్లుగా చాలా నిష్క్రియంగా ఉంటాము మనం మన శరీర భాషను మూసివేసే శరీర భాషను కూడా చూపించము చదునైన స్వరం మరియు చాలా తక్కువ కదలిక ఆసక్తి లేకపోవడాన్ని సూచిస్తుంది మీరు ఒక కప్పు కాఫీ తాగాలనుకుంటున్నారా అవును నేను దానిని మీతో కలిగి ఉండటం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది ఇది యానిమేషన్ మీరు ఒక కప్పు కాఫీ తాగాలనుకుంటున్నారా అనేది ఖచ్చితంగా తెలియకపోవచ్చు కాబట్టి ఇది ఒక కప్పు కాఫీ కోసం ఆ వ్యక్తి వద్దకు వెళ్లడానికి మీకు అంత ఆసక్తి లేదని సూచిస్తుంది ఆధిపత్యం అనేది అతను ఇచ్చే మూడవ సంకేతం శక్తి సమతుల్యత గురించి ఇది స్థితి స్థానం ఉన్నత హోదా గురించి సమాచారాన్ని సూచిస్తుంది ప్రజలు సాధారణంగా సడలించిన శరీర భంగిమను కలిగి ఉంటారు తక్కువ స్థాయి వ్యక్తులు ఒక రకమైన స్థిరమైన సంకుచిత శరీర భంగిమను కలిగి ఉంటారు కాబట్టి అది మళ్ళీ శక్తి సమతుల్యతను సూచిస్తుందికాబట్టి ఇది ఒక అంశం కానీ అదే సమయంలో అతను దీనితో పాటు ఒక సాధారణ మార్గాన్ని కూడా సూచిస్తాడు అతను మూడు సి లను గుర్తుంచుకోవాలని చెబుతాడు సందర్భాన్ని చూడండి ఒక వ్యక్తి ప్రవర్తిస్తున్న కదులుతున్న కొన్ని లక్షణాలను ప్రదర్శించే నేపథ్యాన్ని చూసే సందర్భాన్ని గుర్తించండి ఆపై ఆ సమూహాన్ని కలపడానికి ప్రయత్నించండి అది సమూహంగా ఉన్నప్పుడు మీరు దానిని సమూహంలో చూడటానికి ప్రయత్నిస్తారు ఆపై ప్రవర్తనలో మార్పు కోసం చూడండి కాబట్టి ఒక సాధారణ ఉదాహరణ ఏమిటంటే బాలుడు ఆడిటోరియం మధ్యలో ఎక్కడో కూర్చున్నాడు మరియు ఒక అమ్మాయి వస్తుంది ఆపై ఆమె మొదట మూలలో ఎక్కడో కూర్చుంటుంది మరియు నెమ్మదిగా గది నిండి పోతుంది కొంత సమయం తర్వాత అమ్మాయి లేచి ఆపై అబ్బాయి పక్కన ఉన్న సీటును చూస్తుంది ఆపై ఆమె వచ్చి అబ్బాయి పక్కన ఉన్న సీటును ఆక్రమిస్తుంది ఎవరైనా మీకు దగ్గరగా వస్తే అది పోలికను సూచిస్తుందని బాడీ లాంగ్వేజ్ సూచనలను ఉపయోగించి అర్థం చేసుకున్నందున తాను ఆనందంగా ఉన్నానని ఆ బాలుడు నిర్ధారణకు వస్తాడు కానీ సందర్భం ఏమిటో చూడడంలో అతను విఫలమయ్యాడు ఆమె కొంచెం జ్వరంగా ఉంది ఆపై ఎసి చాలా చల్లగా ఉంది మరియు ఆమె ఎసి పక్కన కూర్చుంది కాబట్టి ఆమె దూరంగా వెళ్లి మధ్యలో ఒక స్థలాన్ని ఆక్రమించాలనుకుంది మరియు బాలుడి పక్కన మాత్రమే స్థలం మిగిలి ఉంది కాబట్టి అది సందర్భం కాబట్టి మీరు వ్యక్తుల సమూహ ప్రవర్తనను సవరించడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో అందుబాటులో ఉన్న బాహ్య ఆధారాల కోసం వెతకాలి ఆపై మార్పు కోసం వెతకాలి ఇప్పుడు గ్రూపింగ్ అంటే సాధారణంగా ఒక వ్యక్తి ఉదయం బాస్ వైపు చూసి నవ్వుతారని అనుకుందాం కానీ మునుపటి రోజు అతను ఏదో దొంగిలించాడు కాబట్టి అతను నవ్వడం లేదు ఆపై సాధారణంగా అతను కరచాలనం చేస్తాడు అతను తప్పించుకుంటాడు ఇప్పుడు ప్రవర్తనలో మార్పు హ్యాండ్షేక్ను నివారించడమే కాకుండా మార్పును చూడండి ఎందుకంటే అతను ఇచ్చినప్పుడు అది ఒక రకమైన డెడ్ ఫిష్ హ్యాండ్షేక్ అని అతను భావిస్తాడు కానీ అతను నమస్తే సర్ అని చెప్తున్నాడు లేదా అతను కేవలం అతనికి నమస్కరిస్తున్నాడు కాబట్టి ఈ మార్పు ప్రవర్తనలో ఏదో తప్పు ఉందని సూచిస్తుంది కాబట్టిమీరు ఒక రకమైన అభిప్రాయాన్ని ఏర్పరచుకునే ముందు సందర్భ సమూహాన్ని చూసి మార్చుకోవాలి ఇప్పుడువ్యక్తులను గుర్తించడం వంటి విషయాలను కూడా మనం చూడాలిమీరు అశాబ్దికవాదిగా మారడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనం గుర్తించగల చాలా ఆసక్తికరమైన విషయాలలో ఒకటి మీకు నిజం చెబుతున్న వ్యక్తిని ఎలా గుర్తించాలి మరియు మీకు అబద్ధం చెబుతున్న వ్యక్తిని ఎలా గుర్తించాలిముఖ్యంగా అబద్ధికుడిని గుర్తించడం నిజమైన సరదాగా ఉంటుంది కాబట్టిచెమట పట్టడంవేలు గోర్లు కొరకడం నోటి లోపలి భాగం నమలడం నోరు ఎండిపోవడం నోరు కప్పుకోవడం ఆపై ముక్కును నిరంతరం రుద్దడం వంటి కొన్ని లక్షణాల ద్వారా మీరు సులభంగా గుర్తించవచ్చు ఇప్పుడు ఈ విషయాల ద్వారా సాధారణంగా పిల్లలు ఆపై శరీర భాష గురించి తక్కువ అవగాహన ఉన్న వ్యక్తులు వారు అబద్ధం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని మీరు సులభంగా పట్టుకోవచ్చు కాబట్టి క్లుప్తంగా చెప్పాలంటే వారు చెడ్డ అబద్ధికులు అయితే వారు తెలివైనవారు కాదు వారు అనుభవం లేనివారు లేదా వారు తమకు బాగా తెలిసిన వారితో అబద్ధం చెబుతుంటేకానీ కొంతమంది అద్భుతమైన అబద్ధికులు మరియు పైన పేర్కొన్నవన్నీ దాచగలరు కొందరు వృత్తిరీత్యా సత్యాన్ని దాచవలసి ఉంటుందిఉదాహరణకు న్యాయవాదులు కాబట్టివారు కొన్నిసార్లు క్లయింట్కు అనుకూలంగా వాదించాల్సి ఉంటుందికానీ వారికి నిజం తెలిసి ఉండవచ్చుకానీ వారిని రక్షించే విషయంలో అబద్ధం అనిపిస్తుంది కాబట్టివారు వాస్తవానికి సత్యాన్ని దాచడానికి ప్రయత్నిస్తున్నారని చూపించకుండా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి దానిని దాచడంలో వారు అద్భుతంగా మారారు ఇప్పుడు మీరు దీనిని ఉపయోగిస్తున్న వృత్తిలో ఉన్న వృత్తిపరమైన అబద్ధికులను చూస్తే వారు వాస్తవానికి వారి శరీర హావభావాలను మెరుగుపరిచారు కాబట్టి ఒక వ్యక్తి మూడు సి ల పరంగా ప్రదర్శిస్తున్న ప్రవర్తనల కలయికలను గమనించడం ద్వారా మాత్రమే వారు అబద్ధం చెబుతున్నారని మీరు గుర్తించవచ్చు ఆపై ఎవరైనా అబద్ధం చెబుతున్నారో లేదో చెప్పగల సామర్థ్యం మిమ్మల్ని పూర్తిగా తప్పుదోవ పట్టించే ఒక అంశం కంటే గమనించవలసిన అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి సాధారణ ప్రవర్తన నుండి ప్రవర్తనలో తేడాలను మార్చండి వ్యక్తి వాస్తవానికి కంటి సంబంధాన్ని నివారించడానికి ప్రయత్నిస్తున్న సాధారణ కంటి సంపర్క వ్యవధిలో వైవిధ్యం మరియు మిమ్మల్ని పైకి చూసే బదులు పైకి చూసే ధోరణి కూడా అధిక చేతి హావభావాలు లేదా హావభావాలు పూర్తిగా లేకపోవడం వల్ల ఏదైనా చేతి హావభావాలను వండడం కావచ్చు కాబట్టి పోలీసు విచారణకర్తలు ఏమి చేస్తారు కొన్నిసార్లు వారు తమ దుస్తులను పూర్తిగా తీసివేసినప్పటికీ వారు అనుమానితుల శరీరాన్ని పూర్తిగా చూస్తారు వారు వారిని నగ్నంగా చేస్తారు మరియు వారు కేవలం లేదా వారు వాటిని కనీస దుస్తులతో ఉంచుతారు ఆపై వారిపై పూర్తి ఫ్లడ్ లైట్ వేస్తారు మరియు వారు అనుమానితుడు నిజం చెబుతున్నాడా లేదా అని గుర్తించడానికి చేతి పాదాల నుండి కంటి నుండి ఏదైనా చిన్న కదలికను కూడా గమనిస్తారు ఇప్పుడు మీరు నన్ను అడిగితేమనం అబద్ధం ఎలా చెబుతాముకాబట్టి మనం టెలిఫోన్ నైపుణ్యాల గురించి మాట్లాడినప్పుడు నేను ముందు సూచించినట్లుగా అబద్ధం చెప్పడానికి ఉత్తమ మార్గం టెలిఫోన్ ద్వారా అవతలి వ్యక్తి మీతో ముఖాముఖిగా కూర్చోలేదు కాబట్టి మళ్ళీ టెలిఫోన్లో అవతలి వ్యక్తితో అబద్ధం చెప్పడం చాలా సులభం కాబట్టి బాడీ లాంగ్వేజ్లో అంత శిక్షణ పొందని వ్యక్తికిఅంత సన్నిహితంగా లేని మరియు మీ స్వరంలో మార్పును చూడలేని వ్యక్తికి మీరు అబద్ధం చెబుతున్నప్పుడు మీరు చేస్తున్న పారాలింగ్విస్టిక్ లోపాలను చూడండి కాబట్టి అది చాలా అనుభవం లేనివారికికానీ అశాబ్దిక సమాచార మార్పిడిలో నిపుణుడైన మీరు ఫోన్లో అబద్ధం చెప్పడానికి ప్రయత్నించినప్పుడు కూడా కమ్యూనికేషన్ కొద్దిగా చూడగలదుకానీ పోల్చవచ్చు ఫోన్లో అబద్ధం చెప్పడానికి ముఖాముఖి అబద్ధం చెప్పడం చాలా సులభం ఇప్పుడు ఈ ఉపన్యాసం యొక్క తదుపరి భాగం నేను అధ్యయనం యొక్క సవాళ్లపై దృష్టి పెట్టాలనుకుంటున్నాను అశాబ్దిక సమాచార మార్పిడి అనేది మీకు ఎందుకు చాలా సమస్యలను కలిగిస్తోంది అనేది మీరు ముందుగా తెలుసుకోవాలి అశాబ్దిక సందేశాలు తరచుగా అస్పష్టంగా ఉంటాయి అంటే అవి ఒకటిగా కనిపిస్తాయి కానీ అవి మీకు ఒకటి కంటే ఎక్కువ అర్థాలను ఇస్తాయి నేను త్వరలో ఒక ఉదాహరణ ఇస్తాను కానీ ఏదో ఆలోచిస్తూఒక ప్రవర్తనను ప్రదర్శించే వ్యక్తి ఆ వ్యక్తి వ్యక్తీకరించడానికి ప్రయత్నిస్తున్నట్లు మీరు భావించే వ్యక్తి కాకపోవచ్చు అని అర్థం చేసుకోండి కాబట్టి ఉదాహరణకుప్రతిదానికీ ముఖ కవళికలను స్తంభింపజేసే వ్యక్తులు ఉన్నారు మరియు కొంతమంది వారు సంతోషంగా ఉన్నప్పుడు నవ్వరు వారు లోపల నవ్వుతారు కంటిలో ఉండవచ్చు వారు నవ్వుతున్నారని కొంచెం సూచన ఉంది కానీ వారు సాధారణంగా స్వభావంతో గంభీరమైన వ్యక్తులు కాబట్టి ఆ వ్యక్తి తీవ్ర దుఃఖంలో ఉన్నాడని ఆలోచించడం ద్వారా రెండవ సవాలు అశాబ్దిక సందేశాలు నిరంతరంగా ఉంటాయి అని మీరు పొరపాటు చేయలేరు కాబట్టి వారు రావడం ఆపరు కాబట్టి అది మళ్ళీ ముఖ కవళికలను మరియు కంటి స్పర్శను సవాలు చేసే సంజ్ఞలు ఒక పరిస్థితి నుండి మరొక పరిస్థితికి ప్రవహించవచ్చు మాట్లాడటం మానేయడం సాధ్యమే కానీ అశాబ్దిక సూచనలను ఆపడం సాధారణంగా సాధ్యం కాదు తదుపరి సవాలు ఏమిటంటే అవి బహుళ మార్గాలు గలవి కాబట్టి మీరు ముఖాన్ని మాత్రమే చూస్తారని మరియు మీరు ఒకేసారి ఒక అశాబ్దిక సంకేతానికి మాత్రమే హాజరవుతారని మీరు అనుకుంటారు కానీ ఏమి జరుగుతుందో మరియు పాదాల నుండి ఎలాంటి సూచనలు వస్తున్నాయో మీరు ముఖాన్ని చూసినప్పుడు పాదాల వద్ద ఏమి జరుగుతుందో మీరు విస్మరిస్తారు మరియు అతను వెనుకకు చేతులు పెడుతున్నప్పుడు ఈ వ్యక్తి ఏమి చేస్తున్నాడు కాబట్టి అది మీకు ఏదో ఇస్తోంది కాబట్టి మీరు గమనించగలిగే ఒక ఛానెల్ మాత్రమే అప్పుడు ఇతర ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రతికూల అశాబ్దిక విషయం సానుకూల విషయం కంటే ముందు మీ దృష్టిని ఆదేశిస్తుందని ప్రజలు అధ్యయనం చేశారు అంటే ఎవరైనా కోపంగా ఉంటే మరియు ఆ కోపం మొదట మీకు చూపబడుతుంది మరియు మీరు ప్రతికూల ఇన్పుట్లను పొందడానికి ప్రయత్నిస్తారు మరియు ఆ వ్యక్తి తన మనసు మార్చుకుని నేను పొరపాటు చేశానని భావించి ఆపై కనికరంగా భావించి ముఖంపై వ్యక్తీకరణను మార్చుకుంటాడు కానీ సానుకూల విషయం మీరు గమనించడానికి సమయం తీసుకుంటారు కాబట్టి మీరు అధ్యయన అశాబ్దిక సమాచార మార్పిడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇది మరొక ప్రమాదం ఇతర ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఇది సంస్కృతి ఆధారితమైనది కాబట్టి మునుపటి దానిలో మనం అధ్యయనం చేసిన సార్వత్రిక మరియు ప్రాథమిక అంశాలు ఉన్నప్పటికీ సాంస్కృతికంగా అవి భిన్నంగా ఉన్నాయని మరియు మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఒక సంస్కృతిలో సానుకూల హావభావాలను మరొక సంస్కృతిలో అశ్లీలంగా చూడవచ్చు కాబట్టి యుఎస్ఎలో బ్రొటనవేళ్లు చూపించే సంజ్ఞ బ్రిటన్ మరియు ఆస్ట్రేలియాలో మరియు న్యూజిలాండ్లో కూడా సానుకూలంగా పరిగణించబడుతుంది కాబట్టి సంజ్ఞ ప్రతికూలంగా మారుతుంది మరియు ఇది ముఖ్యంగా బొటనవేలును చాలా నిటారుగా ఉంచినప్పుడు దుర్వినియోగం మరియు అవమానాన్ని సూచిస్తుంది కాబట్టి ఇది కొంత దుర్వినియోగ అర్థాన్ని కలిగి ఉంది కాబట్టి మీరు దీన్ని ఎక్కడ ఉపయోగిస్తున్నారో చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అశాబ్దిక సమాచార మార్పిడిని ఉపయోగించే విషయంలో నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న చివరి హెచ్చరిక ఏమిటంటే ప్రధాన విషయం ఏమిటంటే ఒక సమాచారాన్ని ప్రతిదానికీ అర్థంగా వర్తించవద్దు ఉష్ణోగ్రత వాతావరణం మరియు వాతావరణం వంటి వాటితో సహా అవతలి వ్యక్తి కదలికలకు దోహదపడే అన్ని కారకాలను మీరు గమనిస్తూ ఉండాలి కాబట్టి ఎవరైనా మీ వద్దకు పరుగెత్తుకుంటూ వస్తారు కాబట్టి ఆమె నాపై ఆసక్తి కలిగి ఉన్నందున ఆమె పరుగెత్తుతోందని మీరు అనుకోకూడదు కాబట్టి వర్షం పడబోతోంది మరియు అప్పటికే చినుకులు కురవడం ప్రారంభించింది ఆమె తడవడం ఇష్టం లేదు కాబట్టి ఆమె నీడ ఉన్న చోట మీరు నిలబడి ఉన్న ప్రదేశానికి వస్తోంది కాబట్టి వాతావరణం ఏమి చేస్తోంది వాతావరణం ఏమి చేస్తోంది ఈ వ్యక్తిని ఈ విధంగా ప్రవర్తించేలా చేసే మార్పు ఏమిటి అని చుట్టూ చూడండి కాబట్టి నిర్ధారణలకు వెళ్లకండి మీ పరిసరాల గురించి తెలుసుకోండి మరియు అవతలి వ్యక్తి అలవాట్లతో మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి ముఖ్యంగా మీరు ఆ వ్యక్తిని చాలా కాలంగా తెలుసుకుంటే అలవాట్లను గమనించండి ఏదైనా అంచనాలు వేసే ముందు వారి సాధారణ ప్రవర్తన హావభావాలు సంకేతాలు మరియు శరీర భాషను గమనించండి మూడు సి లను గుర్తుంచుకోండి ముఖ్యంగా ప్రవర్తనలో మార్పు మీకు చాలా సూచనలను ఇస్తుందికానీ అదే సమయంలో మార్పు నేపథ్యంలో జరుగుతున్న ఏదైనా కారణంగా ఉందా అని చూడండి అదే జరిగితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సరళమైన ఉదాహరణను చూడండి మీరు ఈ కుక్కపిల్లని చూసినప్పుడు ఈ చిన్న కుక్క నోరు తెరవబోతోంది ఆపై అది దూకుడుగా ఉన్నట్లు అనిపిస్తుంది మరియు మీరు దగ్గరకు వెళితే అది మిమ్మల్ని కొరుకబోతోందని అనిపిస్తుంది అయితే మీరు మరింత దగ్గరగా చూసినప్పుడు కళ్ళు మూసుకుని ఆపై చెవులు తిరిగి వచ్చాయని మీరు చూస్తారుఎందుకంటే దూకుడుగా ఉన్నప్పుడు కళ్ళు కూడా వెడల్పుగా తెరిచి ఉంటాయి మరియు చెవులు నిటారుగా ఉంటాయి మరియు పైకి చూపినట్లుగా ఉంటాయి ఇప్పుడుఇది కేవలం కుక్కపిల్ల కొట్టుమిట్టాడుతోందిఅది నిద్రపోతున్నట్లు అనిపిస్తోందిఇది అస్సలు దూకుడుగా లేదుఇది పూర్తిగా అలసిపోయినట్లు అనిపిస్తుంది మరియు విశ్రాంతి తీసుకోవాలనుకుంటుంది కాబట్టిఅది నోరు తెరిచిన సమయాన్ని చూడటం ద్వారా మాత్రమే మీరు నిర్ధారణకు వచ్చే అవకాశం ఉందిఆపై అది మిమ్మల్ని కొరుకుతుందని మీరు భావించారుకానీ వాస్తవానికి అది ఆవలింతగా ఉంది కాబట్టిమానవ సమాచార మార్పిడి పరంగా కూడా ఇది జరగవచ్చు మీరు ఒక విషయాన్ని పరిశీలించి ఆపై మీరు నిర్ధారణకు రావడానికి ప్రయత్నించవచ్చు జరిగే మరో విషయం ఏమిటంటే ఎక్కువగా దుస్తులు మరియు రూపాన్ని బట్టి ఉంటుంది కాబట్టిదుస్తులు మరియు రూపాన్ని అశాబ్దిక సమాచార మార్పిడి అనేది మన వయస్సు లింగం హోదా సామాజిక ఆర్థిక తరగతి మరియు జాతి ఎవరో చెప్పండి కానీ శరీర భాష అశాబ్దిక సమాచార మార్పిడి అనేది ఖచ్చితమైన శాస్త్రం కాదు మీరు ధరించే దుస్తులు మరియు మీరు ఎలా కనిపిస్తారనే దాని ఆధారంగా చెడు లేదా తప్పుడు మొదటి ముద్ర వేయడం చాలా సులభం చాలా తెలివైన చాలా అందమైన మరియు నిజంగా ఆకర్షణీయంగా మరియు తెలివైన అమ్మాయిగా కనిపించే వ్యక్తి హృదయంలో నిజంగా మంచివాడు కాకపోవచ్చు వారు చాలా నీచంగా ఉండవచ్చు మరియు చాలా పనికిమాలిన మరియు తరువాత చాలా అనాగరికంగా కనిపించే వ్యక్తి హృదయంలో నిజంగా మంచివాడు కావచ్చు మరియు నిజమైన మంచి స్నేహితుడు కావచ్చు నిజంగా విధేయుడు నిజంగా నిజాయితీగలవాడు కావచ్చు కాబట్టి రూపాన్ని గురించి మనం వినే కొన్ని సూక్తులు నిజంగా వాటిలో మెరిసేదంతా బంగారం కాదు రూపాన్ని మోసగించడం వంటి సూక్తులను కలిగి ఉంటాయి కాబట్టి వాటిని గుర్తుంచుకోండి ఆపై వాటిని చిటికెడు ఉప్పుతో ఉపయోగించండి మీరు ఎవరినైనా చూసినప్పుడల్లా మీరు మొదట్లో మంచి ముద్ర వేయవచ్చు కానీ వారి చర్యతో కూడా స్థిరంగా ధృవీకరించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీ మనస్సులో వచ్చే తదుపరి ప్రశ్న ఏమిటంటేమన ఉపచేతన మనస్సు నుండి కొన్నిసార్లు మనకు కూడా తెలియని విషయాలను మనం ప్రదర్శిస్తున్నట్లయితే మన శరీర భాషను ఎలా నియంత్రించగలం కాబట్టి మనం దానిని ఎలా నియంత్రించాలి ఇప్పుడు శరీర భాషను నియంత్రించడానికి ఉత్తమ మార్గం మొదటి స్థానంలో దాని గురించి తెలుసుకోవడం ఈ వారం మొత్తం నేను అశాబ్దిక కమ్యూనికేషన్ బాడీ లాంగ్వేజ్లో ఎక్కువ సమయం గడుపుతున్నానుతద్వారా మీకు అవగాహన ఏర్పడుతుంది మరియు మీకు ఏది మంచిది మరియు ఏది చెడు అని తెలుస్తుంది ఏది సానుకూలంఏది ప్రతికూలం కనీసం ప్రతికూల శరీర భాషను మీరు ప్రదర్శిస్తున్నట్లయితే మీరు నియంత్రించడానికి ప్రయత్నించాలిఆపై ప్రజలు స్వభావంతో భిన్నంగా ఉంటారు కొంతమంది చాలా ఓపెన్ బాడీ లాంగ్వేజ్ కలిగి ఉంటారు వారు ఎల్లప్పుడూ వారి హావభావాలను ఉపయోగిస్తారు వారి ముఖం చాలా యానిమేటెడ్గా ఉంటుంది కాబట్టి మీరు చాలా పారదర్శకంగా చూడగలరని వారు భావించే దేనినైనా వ్యక్తపరుస్తారు కానీ వాస్తవానికి వారి భావోద్వేగాలను నియంత్రించడం నేర్చుకునే మరికొందరు ఉన్నారువారు నిజంగా లోపల ఏమి ఆలోచిస్తున్నారో లేదా లోపల వారు నిజంగా ఏమి అనుభూతి చెందుతున్నారో మీరు నిజంగా ముఖం నుండి చూడలేరు ఒక నటుడిని చూడండి ఒక నటుడు నేర్చుకునే మొదటి ఉపాయం ఏమిటంటే తన ముఖంతో మాత్రమే కాకుండా మొత్తం శరీరంతో తన భావోద్వేగాన్ని ఎలా వ్యక్తీకరించాలో చాలా ప్రసిద్ధ నటులు వారిని వెనుక వైపు చూపించడాన్ని మీరు చూస్తే వారు ఏడుస్తున్నారువారు ఏడుస్తున్నారు వారు విచారంగా ఉన్నారుకానీ శరీరం వెనుక వైపు నుండి వారు దానిని వ్యక్తం చేయగలుగుతారు మరియు మీరు కూడా బాధను అనుభవించవచ్చు హీరో పరిచయం చేయబడినప్పుడు కాన్ఫిడెన్స్ వాక్ మీకు కాళ్ళు చూపించబడతాయి వాస్తవానికి కెమెరా పైకి వెళ్ళే ముందు మీకు పాదాలు చూపించబడతాయి ఆపై కెమెరా ముఖం చూపించడానికి ప్రయత్నిస్తుంది ఇప్పుడు వ్యక్తి తన పాదాల ద్వారా భావోద్వేగాలను ఎలా చూపించగలడు అంటే అభ్యాస జ్ఞాన నైపుణ్యం ద్వారా మీరు కూడా అభివృద్ధి చేయవచ్చు కాబట్టి మీరు ఎవరికైనా వెన్నుపోటు పొడిచి మీరు కోపంగా లేదా విచారంగా ఉన్నారని వారికి తెలియజేయడం సాధ్యమని మీరు అర్థం చేసుకోవాలి వెనుక వైపు నుండి కూడా ముఖం ద్వారా మీ చేతితో కూడా మీ కాలు ద్వారా కూడా మీరు ఒక వైపు భావాలను వ్యక్తం చేయవచ్చు కానీ మరోవైపు అవి మీ మనస్సులో ఉన్నదాన్ని ఖచ్చితంగా సూచించడం లేదని మీకు తెలిసినప్పుడు లేదా అవతలి వ్యక్తికి అర్థాన్ని ఇచ్చే విషయంలో అవి ప్రతికూలంగా ఉంటాయని మీకు తెలిసినప్పుడు కూడా మీరు నియంత్రించడానికి ప్రయత్నించవచ్చు అప్పుడు మీరు ఆ ప్రతికూల మరియు అనవసరమైన ప్రవర్తనను నియంత్రించడానికి ప్రయత్నిస్తారు మీరు శరీర భాషను ఉపయోగించడంలో సమర్థులైన కమ్యూనికేటర్లుగా మారడానికి ప్రయత్నించాలి సమర్థులైన కమ్యూనికేటర్లు ఎవరు మరియు సూచనలు ఏమిటి ఇప్పుడు సమర్థులైన కమ్యూనికేటర్లు వారి అశాబ్దిక సందేశాలను పర్యవేక్షించడంలో మంచివారు శరీర భాషను ఉపయోగించి వారు తమ సందేశాలను ఎలా పంపుతున్నారో వారికి తెలుసు మరియు వారు ఇతరుల నుండి వచ్చే సందేశాలను కూడా పర్యవేక్షించగలుగుతారు ఇది ఒక రకమైన భావోద్వేగ మేధస్సు మీరు ఇతరుల అశాబ్దిక ప్రవర్తనను అధ్యయనం చేయగలరు అలాగే మీరు మీ స్వంత అశాబ్దిక ప్రవర్తనను పర్యవేక్షించగలరు మరియు నియంత్రించగలరు మరియు వారు వివిధ పరిస్థితులలో ఉపయోగించడానికి విస్తృత శ్రేణి అశాబ్దిక ప్రవర్తనలను అభివృద్ధి చేయగలరు అంటే అధికారిక సందర్భాలలో వారు చాలా లాంఛనప్రాయంగా ఉండవచ్చు అనధికారిక సందర్భాలలో వారు స్వేచ్ఛగా ఉండవచ్చు చాలా ఉల్లాసంగా ఉండవచ్చు జోకులు వేయవచ్చు మరియు వారి శరీర భాషతో పూర్తిగా స్వేచ్ఛగా ఉండవచ్చు వారు నియంత్రించాలనుకున్నప్పుడు వారు నియంత్రించగలరు వారు కోపం చూపించాలనుకున్నప్పుడు వారు కోపం చూపించగలరుఇది వారు కోపం చూపించగల సందర్భ పరిస్థితి కాదని తెలిసినప్పుడు వారు దానిని నియంత్రించగలరు కాబట్టి వారు వివిధ పరిస్థితులలో ఉపయోగించడానికి విస్తృత శ్రేణి అశాబ్దిక ప్రవర్తనలను అభివృద్ధి చేయవచ్చు ఇప్పుడు నేను ప్రారంభంలో అడిగిన తదుపరి ప్రశ్న కానీ ఇప్పుడు వేరే పద్ధతిలో మనం శరీర భాషను ఎందుకు నేర్చుకోవాలి ప్రారంభంలో చర్చించిన కొన్ని వాదనలను గుర్తుచేసుకుంటే సుదీర్ఘకాలం పాటు శరీర భాషను నకిలీ చేయడం చాలా కష్టం కాబట్టిమీరు మీ శరీర భాషను ఉపయోగించి అబద్ధం చెప్పాలనుకుంటే అది సాధ్యం కాదుకాబట్టి మీరు మీ శరీరాన్ని ఉపయోగించి నిజం మాట్లాడటానికి ఎందుకు ప్రయత్నించకూడదు ఆపై నేర్చుకోవడం మరియు ప్రతికూల సంకేతాలను ఇవ్వగల సంజ్ఞలను తొలగించడానికి ఇతరులతో కమ్యూనికేట్ చేయడానికి సానుకూల బహిరంగ సంజ్ఞలను ఉపయోగించడం మంచిది సానుకూల సంజ్ఞలను ఉపయోగించండి మరియు ప్రతికూలమైన వాటిని తొలగించండిఏమి జరుగుతుంది మీరు ప్రజలతో ఉండటం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది ఎందుకంటే ప్రజలు అలా చేయలేరని మీకు తెలుసు పొరపాటుకు వెళుతున్నప్పుడు మీరు మాటలలో మంచివారు కాబట్టి ఏవైనా కారణాల వల్ల మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోండి అలాగే అశాబ్దిక సమాచార మార్పిడిలో మరియు వారికి మరింత ఆమోదయోగ్యంగా మారవచ్చు మీరు ప్రమాదకరం కాదని మీరు ఆహ్లాదకరంగా ఉన్నారని మీరు మాట్లాడటానికి మంచివారని మరియు మీరు దేనినీ దాచడం లేదని వారికి తెలుసు ఆపై మీరు నిజాయితీగా ఉన్నారని మీరు సంభాషణలో బహిరంగంగా ఉన్నారని మరియు వాస్తవానికి మీరు చాలా సంతోషకరమైన మరియు సామరస్యపూర్వక వాతావరణంలో మరియు పరిసరాలలో జీవించేలా చేస్తారని వారికి తెలుసు సారాంశం చెప్పాలంటే మీరు అభివృద్ధి చేయాల్సిన సానుకూల శరీర భాష సూచికలు ఏమిటి అశాబ్దిక సమాచార మార్పిడిపై ఈ ఉపన్యాసంలో నేను వారికి వివిధ సమయాల్లో చెల్లాచెదురుగా చెప్పాను కానీ వెంటనే నవ్వాను కాబట్టిప్రజలు వెళ్తున్నప్పటికీ సాధ్యమైన చోట చిరునవ్వుకు ప్రత్యామ్నాయంగా ఏమీ ఉండదు నవ్వుతున్నారని లేదా టూత్ పేస్ట్ ప్రకటనలోని మోడల్స్ లాగా నవ్వుతున్నారని ప్రజలు మిమ్మల్ని ఎగతాళి చేయబోతున్నప్పటికీ సాధ్యమైనంతవరకు మీరు చిరునవ్వుకు ప్రత్యామ్నాయం ఏమీ కాదు తదుపరిది ఓపెన్ భంగిమ కాబట్టి క్లోజ్డ్ డిఫెన్సివ్ భంగిమ కానీ చేతులు తెరిచి ఏ రకమైన ఓపెన్ సంజ్ఞ అయినా చేయి తెరిచి ఉంచండి తద్వారా మీరు నిజాయితీగా ఉన్నారని సూచిస్తుంది ఆపై ముందుకు వంగి ఉండండి కాబట్టి చర్చలో ఉన్నప్పుడు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ముందుకు వంగి ఉండటం అనేది మరొకరి పట్ల సానుభూతి సానుభూతి ఆసక్తి వంపును సూచిస్తుంది మరియు ఇది ముందు కూర్చున్న వ్యక్తికి మరింత సౌకర్యంగా అనిపించేలా చేస్తుంది కాబట్టి మీరు కేవలం వెనుకకు వంగి ఆపై మీ మెడపై చేయి పెట్టి ఆపై వింటున్నప్పుడు మీరు దూకుడుగా ఉంటారు మరియు మీ ముందు కూర్చున్న వ్యక్తిపై మీరు తగినంత శ్రద్ధ చూపడం లేదు తాకండి సున్నితంగా ఉపయోగించండినయం చేయడానికి ఉపయోగించండి కాబట్టి అది హ్యాండ్షేక్ అయినా లేదా ప్యాట్ అయినా లేదా కౌగిలించుకోవడం అయినా లేదా ఎవరినైనా సున్నితంగా తాకడం అయినా కాబట్టి ఇదంతా మిమ్మల్ని అవతలి వ్యక్తితో కనెక్ట్ అయ్యేలా చేస్తుంది మరియు పదాలు చేయగల దానికంటే ఎక్కువ కమ్యూనికేట్ చేస్తుంది మరియు కంటి పరిచయం అనేది మీరు అనధికారికంగా అలాగే అనధికారిక పరిస్థితులలో నిర్వహించాల్సిన విషయం మీరు భయపడినప్పటికీ మీరు వీలైనంత వరకు కంటి సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తారు చురుకైన శ్రవణంలో చాలా ముఖ్యమైన హావభావాలు మరియు నోడ్స్ ఇవి కమ్యూనికేషన్లో చాలా ముఖ్యమైనవి కాబట్టి మీరు సంజ్ఞలను ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే మీరు నోడ్స్ను అంత ఎక్కువగా ఉపయోగిస్తే మీరు ప్రజలకు మరింత ఆమోదయోగ్యంగా మారతారు మరియు వారు మిమ్మల్ని చాలా ఇష్టపడటం ప్రారంభిస్తారు కాబట్టి ఇవి సానుకూల శరీర భాషా సూచికలు వ్యక్తీకరణలు మీరు శ్రద్ధ చూపడం ద్వారా మీకు నచ్చిన వ్యక్తులను అనుకరించడం ద్వారా మీ ముందు కనిపించే మంచి హావభావాలను ప్రతిబింబించడం ద్వారా కూడా మీరు అభివృద్ధి చేయాలి మరియు మీకు నచ్చిన వ్యక్తుల మాదిరిగా వారు నవ్వే విధానం వారు ముందుకు వంగి ఉండే విధానం వారు స్పర్శను ఉపయోగిస్తున్న విధానం కంటి సంబంధాన్ని కొనసాగించే విధానం వంటి వాటిని కూడా ప్రతిసారీ సాధన చేయండి కాబట్టి దానిని గమనించండి ఆపై మీరు అనుకరించడానికి ప్రయత్నిస్తారు ఆపై మీరు దానిని మీలో అభివృద్ధి చేసుకుంటారు ఇప్పుడు ముగింపు వైపుమీరు ఈ సమయానికి నిపుణుడు అయ్యారా అని మీరు తనిఖీ చేయాలని నేను కోరుకుంటున్నాను నేను ఇలాంటి దృష్టాంతాన్ని ఇస్తే ఇలాంటి చిత్రాన్ని ఇచ్చి ఆపై ఎవరు ఎక్కువ ఆసక్తి కలిగి ఉన్నారో త్వరగావెంటనే నాకు చెప్పమని నేను మిమ్మల్ని అడుగుతాను కాబట్టి నేను తగినంత బేసిక్స్ మరియు యూనివర్సల్స్ ఇచ్చాను ఆపై మీరు బేసిక్స్ మరియు యూనివర్సల్స్ను వర్తింపజేసినప్పటికీఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒకరు మహిళ మరియు మరొకరు పురుషుడు ఇక్కడ ఏమి జరుగుతుందో దానిపై ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారు కాబట్టిమీరు మీ తీర్మానాన్ని చేసి అది మీకు యాదృచ్ఛికంగా ఉండాలని నేను కోరుకుంటే మీరు మీ మనసును ఏర్పరచుకుంటే నేను నా అభిప్రాయాన్ని ఇస్తాను దీనిపై సమాధానం ఇస్తాను కాబట్టి నేను గుర్తించిన వాటిని చూడండి రెండు సందర్భాల్లోనూ కంటి పరిచయం నిర్వహించబడుతుంది కాబట్టి వారు ఒక సమయంలో ఒకరితో ఒకరు నిజాయితీగా ఉంటారని నేను అనుకుంటున్నాను ఇప్పుడు స్త్రీ ముందు ఉన్న జుట్టు వంటి కొన్ని ఆధారాలు ఆమె చేయి తెరిచి ఉంది ఆమె ఏదో ఇస్తోంది మరియు మీరు దానిని చూస్తే బహుశా వారు ఒక రకమైన మార్పిడిలో నిమగ్నమై ఉండవచ్చు అంటే డబ్బు లేకుండా వారు వస్తువులను మార్పిడి చేస్తున్నారు బహుశా ఆమె ఒక రకమైన రాయి ఇస్తోంది మరియు అతను బదులుగా ఒక రకమైన నేల లేదా ఏదైనా ఇస్తాడు కానీ మార్పిడిలో ఆమె స్పష్టంగా ఎక్కువ ఆసక్తి కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది ఎందుకంటే ముందు భాగంలో ఉన్న జుట్టు కంటి పరిచయం మరియు తరువాత చేయి బయట పొడుచుకుంది మరియు తరువాత మరింత తెరిచి ఉంటుంది ఆపై పాదాలు కూడా ఈ వైపు ఉంటాయి ఇప్పుడు పోల్చి చూస్తే మీరు అతని వైపు చూస్తే ఒక చేయి దాదాపు దాచబడి ఉంది మరొకటి అరచేతి కూడా వెనుక భాగంలో ఉంది కాబట్టి ఇది అతను వెనక్కి తీసుకున్నారని సూచిస్తుంది అతను అంతగా ఆసక్తి చూపడం లేదు కానీ మీరు రెండింటితో పోలిస్తే పాదాలను చూస్తే అతని విషయంలో రెండు పాదాలు తెరిచి ఉన్నాయి అతను ఎక్కువ ఆసక్తి కలిగి ఉన్నాడని సూచిస్తుంది మరియు మీరు చూస్తే ఆమె పాదాలలో ఒకటి వెనుకవైపు ఉంది బహుశా సీటు లేనందున కుర్చీ లేదా కూర్చోవడానికి ఏమీ లేనందున ఆమె ఇతర పాదాలను ఉపయోగించి మద్దతు ఇస్తుందని మనం అనుకోవచ్చు కానీ మీరు వెనుకవైపు ఒక అడుగు మరియు ముందు వైపు మరొక పాదం వంటి ప్రాథమికాలను గుడ్డిగా వర్తింపజేస్తే మీరు గమనించినప్పుడు మరియు మీరు ఈ వ్యక్తితో పోల్చినప్పుడు అతని విషయంలో రెండు పాదాలు ముందు మరియు తెరిచి ఉంటాయి కాబట్టి ఇప్పుడు అది మరింత దగ్గరవుతున్నప్పటికీ ఆమెకు ఎక్కువ ఆసక్తి ఉందని నిర్ధారించడం కొంతవరకు తప్పుదోవ పట్టించేది కాబట్టి కొన్నిసార్లు ఆమెకు ఎక్కువ ఆసక్తి ఉన్నట్లు అనిపిస్తుంది కానీ బహుశా ఆమె దేనినైనా వెనక్కి తీసుకుంటూ ఉండవచ్చు ఆపై ఈ వ్యక్తి కూడా ఓపెన్ అయి ఉండవచ్చు బహుశా అతను కూడా దేనినైనా వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండవచ్చు ఇప్పుడు బహుశా వారు వ్యాపార రకమైన సంబంధంలో ఉన్నారని కాబట్టి వారు ఒకరితో ఒకరు ఏదైనా మార్పిడి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి వారు ఎవరికైనా అంత తేలికగా ఏదైనా ఇవ్వడానికి ఇష్టపడరు వారు ఉత్తమమైన బేరం చేయాలనుకుంటారు కాబట్టి ఉత్తమమైన బేరం చేయడానికి మీరు అంత తేలికగా వదులుకోకూడదు కాబట్టి వారిద్దరూ లావాదేవీలపై ఆసక్తి కలిగి ఉన్నారని మీరు చూడవచ్చు కానీ వారు తమ సొంత స్థాయిలో విషయాలను నిలిపివేస్తున్నారు కాబట్టి ఒక పరిశీలకుడికి మొదట్లో మహిళ ఎక్కువ ఆసక్తిగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది కానీ అప్పుడు సమానంగా ఆ వ్యక్తి కూడా కాళ్ళు తెరిచి ఉండటం వల్ల ఎక్కువ ఆసక్తిగా కనిపిస్తాడు మరియు మహిళ ఒక పాదాన్ని వెనుకకు ఉంచడం వల్ల దేనినైనా దాచిపెట్టినట్లు కనిపిస్తుంది కాబట్టి మీరు ఈ విధంగా విశ్లేషించవచ్చు మరియు ఇలా చెప్పిన తరువాత ఇది తుది సందేశం అని నేను ఎక్కడం లేదు మరియు వారు చేస్తున్నది అదే నేను దీన్ని కొంచెం తప్పుగా అర్థం చేసుకున్న అవకాశం ఉంది కానీ మీరు ప్రాథమికాలను మరియు సార్వత్రికాలను ఎలా ఉపయోగించవచ్చో మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను మరియు చాలా సార్లు మీరు అభివృద్ధి చేసిఆపై మరిన్ని సూచనలను గమనించినప్పుడు మీరు తప్పు కాకపోవచ్చు మరియు దీన్నే మనం అంతర్ దృష్టి అని పిలుస్తాముకానీ వాస్తవానికి మనం గమనించే వ్యక్తుల నుండి మనకు లభించే అశాబ్దిక సూచనల ద్వారా మన అంతర్ దృష్టిని తిరిగి పొందుతాము కాబట్టిఈ ఉపన్యాసం వాస్తవానికి అశాబ్దిక సమాచార మార్పిడి గురించి నేను ఇవ్వాల్సిన సాధారణ సమాచారాన్ని ముగిస్తోంది తదుపరి రెండు ఉపన్యాసాలలో నేను ఇంటర్వ్యూలలో మీరు బాడీ లాంగ్వేజ్ను ఎలా చూడవచ్చనే దానిపై దృష్టి పెట్టబోతున్నానుతరువాత సమూహ చర్చలలో బాడీ లాంగ్వేజ్ను ఎలా నిర్వహించవచ్చు అనే దానిపై దృష్టి పెట్టబోతున్నాను కాబట్టిఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మీకు చాలా మంచి రోజు ఉండాలని నేను కోరుకుంటున్నాను